ఇప్పటి వరకు మనం ఒక ఛాయాచిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తువుని బాహ్య ప్రచోదనం యొక్క ప్రమాణాల ఆధారంగా గుర్తించడం నుండి వస్తువుని గుర్తించిండంలో మానవ ప్రతినిధి యొక్క సంసిద్ధత గురించి మాట్లాడుకున్నాము మరియు మూడవ ఉపన్యాసం చివరలో మనం చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తువుని సులభంగా గుర్తించడానికి కాంటోర్స్ ఎలా గీయాలి అనే అంశం గురించి మాట్లాడుకున్నాము కాబట్టి ఈ ఉపన్యాసంలో మనం రూప గ్రహణశక్తి గురించి మాట్లాడుకుంటాము ఇక్కడ మనం రూపం యొక్క నిర్మాణం గురించి తెలుసుకుంటాము సమూహాలు మరియు పాటర్న్స్ ఎలా ఏర్పడుతాయి మరియు ఈ సందర్భంలో మనం గీస్టాల్ట్ సూత్రాల గురించి చర్చించుకుందాము గీస్టాల్ట్ అంటే ప్రాధమికంగా మొత్తం సంపూర్ణమైనది కొహ్లర్ ప్రకారంగా గీస్టాల్ట్ అనేది ప్రాధమికంగా అస్పష్టమైన ప్రచోదనం నుండి ఏర్పడుతుంది కాబట్టి మీరు మీ పర్సెప్షన్ని ఎలా పూర్తి చేస్తారు అనేది మీకు లభించిన సమాచారం మీద ఆధారపడుతుంది మనం గ్రహించిన సమాచారంలో నుండి పూర్ణరూపం పొందడమే గీస్టాల్ట్ సూత్రం ఈ ప్రధాన సూత్రాన్ని ప్రజ్ఞాంజ్ నియమంlaw of Prägnanz అని అంటారు మరియు మొత్తం సూత్రాల సమితిని గీస్టాల్ట్ నియమాలలో భాగంగా పరిగణిస్తాము ఇక ప్రజ్ఞాంజ్ నియమం ప్రకారంగా సరళమైన నిర్మాణాలకు చాలా తక్కువ అభిజ్ఞాన ప్రయత్నం అవసరమవుతుందని తెలుపుతుంది జర్మన్ భాషలో ప్రజ్ఞాంజ్ అంటే స్పష్టత కాబట్టి బాహ్య ప్రపంచంలో నుండి మనం పొందే సూచనలను ఉపయోగించి బ్యాక్ గ్రౌండ్ నుండి ఫిగర్ని తెలుసుకోవడానికి మనం మానసికంగా ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం లేదు ఈ నిర్మాణాలు ప్రాధమికంగా ప్రజ్ఞాంజ్ నియమం కలిగి ఉంటాయి కాబట్టి ప్రధానంగా దీని అర్ధం ఏమిటంటే మానవులకు బ్యాక్ గ్రౌండ్ నుండి చిత్రంలోని వస్తువులను అర్ధం చేసుకోవడానికి మన అభిజ్ఞాన కార్యక్రమాన్ని తగ్గించాలనుకుంటాము కాబట్టి సరళమైన నిర్మాణాలకు ఎల్లప్పుడూ అభిజ్ఞాన కృషి తక్కువగా అవసరం అవుతుంది మరియు అందువల్ల తక్కువ సమయం తక్కువ ప్రయత్నంతో బాహ్య ప్రపంచం నుండి మీరు ఉత్తమ రకమైన మానసిక వర్ణనను పొందుతాము దీనినే మనం ప్రజ్ఞాంజ్ సూత్రం అని చెప్పుకుంటాము కాబట్టి సరళమైన మరియు సమవిభక్తాంగములు కలిగిన రూపాలు ఈ రెండు రకాల రూపాలను మనం సులభంగా గుర్తించవచ్చు ఎందుకంటే ఇవి చాలా సరళంగా ఉన్నాయి మరియు ఇవి సమవిభక్తాంగములు కలిగి ఉంటాయి అందువల్ల అభిజ్ఞాన పరంగా మీరు ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం లేదు అంటే మీరు సూచనలను గుర్తించడంలో ఆ సూచనలను అర్ధం చేసుకోవడంలో మరియు వీటన్నింటినీ జోడించి ఒక నిర్ణయం తీసుకొని చివరగా మీరు అందులో నుండి ఆ వస్తువుని గుర్తించడం కోసం అభిజ్ఞాన కృషి తక్కువగా ఉంటుంది కనుక ఎల్లప్పుడు సరళమైన సమవిభక్త రూపాలను మానవులు సులభంగా గుర్తించగలరు దీనిని ప్రజ్ఞాంజ్ సూత్రం అని అంటారు ఇప్పుడు మీ తెరపై ఉన్న ఈ వృత్తాన్ని చూడండి ఇక్కడ మనకు ఒక వృత్తం రెండవ వృత్తం మూడవది నాలుగవది మరియు అయిదవ వృత్తం ఉంది ఇప్పుడు ఈ అన్నీ వృత్తాలు ఒక దాని తరువాత ఒకటి వస్తున్నాయి మరియు అవి అన్నీ కలిసిపోయి ఒక పాటర్న్గా మారుతుంది ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన ఈ పాటర్న్ను చూడండి మనం మొదట ఒక వృతంలో ప్రారంభించి ఈ అయిదు వృత్తాల సమూహానికి వచ్చాము ఇప్పుడు ఈ మూడవ చిత్రాన్ని పరిశీలించండి మీరు దీనిని ఈ విధంగా గుర్తించారు కదా ఇక్కడ అన్నీ రకాల కలయికలు చూశాక మీకు ఇందులో ప్రతి రెండు కలిసిన వృథాలలో నుండి చిన్న ముక్కలు తీసివేసినట్టు మీరు చూడగలరు కానీ మనం ఇలా విచ్ఛినమైన రీతిలో ఈ విశ్యాలను గుర్తించము ఈ వృత్తాలు అన్నింటిని కలిపి మొత్తం ఒక పాటర్న్ చూస్తాము వీటికి మనం రంగులను అద్దితే ఇప్పుడు కనిపించే ఈ లోగోని ఒలింపిక్ రింగ్స్ అంటాము ఇప్పుడు కనిపించేది 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ యొక్క లోగో మరియు మీరు ఇందులో ఆ చిన్న మూలకాలను చూడలేము ఇందులో వృత్తాలను మనం వేరు చేసి విడివిడిగా గుర్తించము దాని బదులుగా అన్నీ వృత్తాలను కలిపి ఈ పాటర్న్ని గుర్తిస్తాము కాబట్టి సరళమైన సమవిభక్తమైన వాటిని గుర్తిస్తామని ప్రజ్ఞాంజ్ సూత్రం చెపుతుంది ఇప్పుడు ఈ లోగోని చూడండి ఇందులో మీరు మూడు విభిన్న భాగాలను చూస్తున్నారు కానీ ఇవి చాలా సరళమైనవి మరియు ఇవ్వన్ని కలిసి ఒక సరళమైన సమవిభక్తమైన రూపం ఏర్పడుతుంది ప్రజ్ఞాంజ్ సూత్రం మనకు ఇదే తెలియజేస్తుంది మరియు మీరు నార్వే దేశ పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించినప్పుడు ఈ లోగోని చూసినప్పుడు మీకు ఈ ప్రాధమిక మూలకాలు నార్వె దేశ పర్యటనను నిర్వచిస్తాయని తెలుస్తుంది ఈ మూడు మూలకాలు చాలా సరళమైన పద్దతిలో సమవిభక్తమైన క్రమంలో ఉన్నాయని తెలుస్తుంది ఇదే మన ప్రజ్ఞాంజ్ సూత్రం తెలుపుతుంది పర్సెప్షన్ చాలా సులభం గ్రహించినవాటిని విశ్లేషించడం చాలా సులభం గుర్తించడం చాలా సులభం అభిజ్ఞాన కృషి తగ్గుతుంది మరియు మనకు ఉత్తమ ఫలితం కూడా లభిస్తుంది కనుక ప్రజ్ఞాంజ్ నియమం గీస్టాల్ట్ సూత్రాలలో చాలా ముఖ్యమైనది మరియు మనకు మొత్తం నియమాల సమితి ఉంది ఒక్కొకటిగా వాటి గురించి మనం మాట్లాడుకుందాము రెండవ నియమం సమరూప నియమం సారూప్య వస్తువులు అన్నీ ఎల్లప్పుడు కలిసిపోయి సమూహంగా మారుతుందని సమరూప నియమం తెలియజేస్తుంది మనం మొదటి ప్రజ్ఞాంజ్ నియమం సంధర్భంలో వృత్తాల ఉదాహరణను తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు కూడా మనం అదే వృత్తాల ఉదహారనను కొనసాగిదాము మరియు మనం లోగో ఉన్న ఉదాహరణను మరలా చూస్తాము ఇప్పుడు ఈ వీడియోను చూడండి మీకు ఇక్కడ నాలుగు వృత్తాలు కనిపిస్తున్నాయి మొత్తం కలిపి 16 వృత్తాలు ఉన్నాయి కాబట్టి ఇవి స్వతంత్ర వృత్తాలు అయినపటికి మనం వాటిని సమూహాలుగా గుర్తిస్తాము రంగులులేని వృత్తాలు అన్నీ ఒక సమూహంగా ఏర్పడతాయి మరియు ఎర్రుపు రంగు వృత్తాల వరుసలు మరొక సమూహంగా ఏర్పడుతుంది ఇప్పుడు దీనిని మనం మరింత క్లిష్టంగా చేద్దాం మనకు ముందుగా నాలుగు వృత్తాలు ఉంది తరువాత 16 వృత్తాలు అయ్యాయి మరియు ఇక్కడ ఎరుపు రంగు వృత్తాలు మరియు రంగులేని వృత్తాలు ఉన్నాయి ఈ విధంగా మనం సమానత్వం ఆధారంగా సమూహాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మరింత క్లిస్తమైన సందర్భాన్ని తీసుకుందాము మరోసారి మనం ఒక అడ్డువరుసలో నాలుగు రంగులు లేని వృత్తాలను చూస్తున్నాము ఇవి గుణించబడి నాలుగు అడ్డువరుసలుగా మారాయి గత ఉదాహరణలో మనం చూసినట్టుగా సమానంగా ఉండే నీలిరంగు వృత్తాలు ఒక సమూహంగా ఏర్పడతాయి అడ్డంగా నిలువుగా లేదా ఐమూలగా నీలి రంగులు ఏవైతే పెద్దగా ఉంటాయో అవి ఒక సమూహంగా ఏర్పడతాయి కాబట్టి మనం ప్రాధమికంగా చూసే దృశ్యంలో ఉన్న వస్తువులు మరియు నేపధ్యం ఆధారంగా వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాము మనం ఎల్లప్పుడు ఏదో ఒక కారణంగా సమూహాన్ని ఎలా ఏర్పరచాలి అనే దృక్పధంతో వెతుకుతాము అందువల్ల మనం వస్తువులని బాగా గుర్తిస్తారు ఇప్పుడు మీరు ఈ లోగోని చూడండి ఇది చాలా ప్రాచుర్యం పొందినది మరియు మనకు బాగా తెలిసిన లోగో మీరు ఈ చిత్రాన్ని పరిశీలిస్తే మీకు సమానత్వ నియమం ఉపయోగించినట్టు కనిపిస్తుంది సమానమైన వస్తువులన్ని కలిసిపోతాయని మనం చెపుకున్నాము మరియు ఇక్కడ మనకు మూడు విభిన్న ప్రతిరూపాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్న ఈ ప్రతిరూపాలు అన్నీ కలిసి ఒక సమూహంగా మారుతాయి ఎందుకంటే ఇవి సమానత్వ నియమాన్ని పాటిస్తున్నాయి కాబట్టి దగ్గరగా ఉన్న వస్తువులు ఎల్లప్పుడూ కలిసి ఒక సమూహంగా ఏర్పడతాయి మళ్ళీ మనం వృత్తాల ఉదాహరణను తీసుకుందాము మరియు లోగో ఉదాహరణను కూడా మళ్ళీ తీసుకుందాము మొదట మీరు ఇక్కడ నాలుగు నిలువు వరుసల ఆకుపచ్చ వృత్తాలు సమానదూరంలో ఉన్నట్టు కనిపిస్తాయి కానీ తరువాత రెండు నిలువు వరుసలు దగ్గరగా జరుగుతాయి ఇవి రెండు భాగాలుగా మారుతాయి కనుక రెండు భినమైన సమూహాలు ఏర్పడుతాయి మొదటి రెండు నిలు వరుసలు ఒక సమూహంగా మారితే మిగిలిన రెండు మరొక సమూహంగా ఏర్పడుతుంది కాబట్టి ఇది సామీప్య నియమం మొదట ఇవి నాలుగు భిన్నమైన నిలువు వరుసలుగా కనిపించాయి ఎందుకంటే అవి సమాంతరంగా ఉన్నాయి అన్నీ వృత్తాలలో రంగు పరిమాణం రూపం సమానమైనప్పటికీ మనం ఒక నిలువు వరుసను మరొక నిలువు వరుసతో భిన్నమైన సమూహంగా చూడడం అనేది సామీప్య నియమం ఇప్పుడు ఈ లోగోని చూడండి ఇక్కడ కొన్ని నిర్మాణాలు ఉన్నాయి ఈ నిర్మాణాలు తేనెతుట్టె లాగా కనిపిస్తుంది ఇవి ఒకదానితో ఒకటి దగ్గరగా ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి మరియు మీరు ఒక విశేషమైన కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నారు ఇందులో కార్యక్రమం యొక్క ప్రధాన స్పోంసర్స్ లోగోలు ఉన్నాయి ఈ విధంగా దృశ్య మాధ్యమంలో సమాచారాన్ని అందంగా చూపిచడానికి సామీప్య నియమం ఉపయోగించుకున్నారు ఇప్పుడు బీజింగ్ ఒలింపిక్స్కి సంబంధించిన ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రాన్ని చూస్తే మీకు అనేక నిర్మాణాలు కనిపిస్తాయి మరియు మీరు ఈ చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే మీకు ఇప్పుడు ఈ వస్తువులు భినంగా కనిపిస్తాయి ఇక్కడ కుడివైపు ఉన్న భాగం ఒక సమూహంగా ఏర్పడుతుంది ఎడమ వైపు ఉన్న భాగం మరొక సమూహంగా ఏర్పడుతుంది మరియు వెనుక మధ్యలో ఉన్న భాగం మరొక సమూహంగా ఏర్పడుతుంది ఈ విధంగా మనకు వివిధ రకాల ఆకారాలు కనిపిస్తాయి మొత్తం చిత్రాన్ని చూస్తే మనకు చాలా వస్తువులు కనిపిస్తున్నాయి అయినప్పటికీ మీరు ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఇందులో ఉన్న వేరువేరు భాగాలను మనం జోడిస్తాము మరియు మనం చూస్తున్న చిత్రంలో నుండి వచ్చే ఈ బాహ్య ప్రచోదనానికి మనం ఒక అర్ధాన్ని నిర్ణయిస్తాము కాబట్టి సామీప్య నియమం ఈ సందర్భంలో ఏమిటంటే దగ్గరగా ఉన్న వస్తువులు అంటే ఎడమ చేతి వైపు ఒక సమూహం ఇచ్చే ప్రదర్శనలో ఉన్నవారు దగ్గరగా ఉన్నారు ఎడమ మరియు కుడిచేతి సమూహాల మధ్య చాలా దూరం ఉండడం కారణంగా వీటిని మనం సులభంగా విభజించవచ్చు మరియు మధ్యలో ఉన్నవారు వేరే రంగు దుస్తులని వేసుకోవడం వల్ల వారు కుడి ఎడమ సమూహాల నుండి వేరు అవుతారు కానీ మధ్యలో ఉన్నవారు ఒకరికి ఒకరు దగ్గరగా ఉండడం కారణంగా మధ్యలో ఉన్న దగ్గరగా ఉన్నవారు అంతా కలిసి ఒక సమూహంగా ఏర్పడుతారు కాబట్టి సామీప్య నియమం కారణంగా మనం ఈ చిత్రంలో ఉన్నవారిని సమూహం 1 సమూహం 2 మరియు సమూహం 3గా విభజించవచ్చు ఇక్కడ ఉన్న వారు అంతా సమవిభక్తంగా సౌష్టవంతో ఉన్నారు కానీ ఒక సమూహంతో వీరు ఎంత దగ్గరగా ఉన్నారు అనేది సామెప్య నియమంతో పోల్చి చూస్తే వీరిని మనం మూడు భిన్నమైన సమూహాలుగా విభజిస్తాము ఇప్పుడు మనం తదుపరి నియమం సంవృత ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాము సంవృత ధర్మం వల్ల ఒకవేళ మీరు అసంపూర్ణమైన ఆకారం చూస్తే మీరు దానిని గుర్తించే సమయంలో ఎల్లప్పుడు దానిని మీరు పూర్తి చేస్తారు మరియు ఈ సంపూర్ణత అనేది మనకు బాగా తెలిసిన వస్తువులకు సంబంధించి ఉంటుంది ఇప్పుడు మనం మరోసారి మన వృత్తాల ఉదాహరణను ఈ సందర్భంలో చూద్దాం మరియు ఆ తరువాత మనం లోగోల ఉదాహరణను కూడా తీసుకుందాము ఇక్కడ మీకు ఒక వృతం కనిపిస్తోంది ఇంకొక వృతం మరియు మరొక వృతం ఇలా మొత్తం 11 వేరువేరు వృత్తాలను చూస్తారు కానీ మనం వాటిని ఒక వలయంలా కనిపిస్తుంది వాటి వ్యక్తిగత గుర్తింపు పరిగణలోకి తీసుకోబడదు కాబట్టి ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు పరంపరగా ఉన్న వస్తువులని చూస్తే అందులో నుండి ఏర్పడే పాటర్న్లను పరిశీలిస్తే మనకు పరంపరగా ఉన్న వస్తువులు ఒకవేళ అవి మనకు బాగా తెలిసిన విషయాలు అయితే అప్పుడు మనం సంపూర్ణమైన ఆకృతిగా గుర్తిస్తాము ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ఈ ప్రతిమ దృశ్యాన్ని చూడండి ఇది WWF యొక్క లోగో మీరు WWF సైట్ని సందర్శిస్తే మీకు ఈ ఛాయాచిత్రం కనిపిస్తుంది నేను కర్సర్ పెట్టి గుర్తించిన దగ్గర WWF లోగో చిత్రం కనిపిస్తుంది మీరు డబల్యూడబల్యూఎఫ్ వారి సైట్ని సందర్శిస్తే మీకు WWFకు ప్రాతినిధ్యం వహించే ఈ లోగో కనిపిస్తుంది ఇపుడు మీరు ఈ చిత్రాన్ని పరిశీలిస్తే ఈ చిత్రంలో మీరు చూసే వస్తువును మీరు సులభంగా గుర్తించగలరు మరియు మీకు అది పాండా అని తెలుస్తుంది ఎందుకంటే ఈ చిత్రంలో కనిపించే కాళీలను మీరు పూర్తి చేస్తారు ఈ పండా బొమ్మ గీయడంలో ఉన్న కాళీలను మీరు కలుపుతారు అందువల్ల మీరు ఈ చిత్రాన్ని తెల్లని నేపధ్యంలో ఉన్న నల్లని గీతలుగా చూడకుండా మీకు ఇది ఒక జంతువు బొమ్మగా కనిపిస్తుంది ఇప్పుడు మనం మరొక నియమం కంటిన్యుటీ నియమం గురించి తెలుసుకుందాము కంటిన్యుటీ నియమం అంటే ప్రాధమికంగా మనం నిరంతరాయంగా ఉండే వాస్తవులను పరిగణిస్తాము ఇప్పటి వరకు మనం పదేపదే వృత్తాల ఉదాహరణను తీసుకున్నాము కనుక ఈ సంధర్భంలో మనం సరళ రేఖాల ఉదాహరణను తీసుకుందాము మరియు తరువాత మనం ఈ కంటిన్యుటీ నియమం అర్దం చేసుకోవడానికి బీజింగ్ ఒలింపిక్స్ నుండి ఒక సన్నివేశం చూద్దాము కంటిన్యుటీ నియమం ప్రకారంగా మనం వరుసలో అవిరామంగా ఉన్న వస్తువులను గుర్తిస్తాము కాబట్టి ఏవైతే వరుసలో అవ్విచిన్నంగా ఉండడం ఇక్కడ తెరలో ఎడమ చేతి వైపు నుండి మీరు ఒక లావైన సరళ రేఖ రావడం చూస్తున్నారు ఇప్పుడు మరొక సరళ రేఖ కుడి చేతి భాగం నుండి వస్తుంది మొదట మనం చూసినట్టు ఇవి రెండు భిన్నమైన రేఖలు అయినప్పటికీ ఇవి రెండు కలిసిపోయి మీకు ఒక్కటే సరళ రేఖాగా కనిపిస్తుంది పైన మరియు క్రింద నుండి మరో రెండు సరళా రేఖలు వస్తే మీరు XY నిర్దేశంశ వ్యవస్థగా గుర్తిస్తారు ఇందులో రెండు రేఖలు ఎరుపు పచ్చ నీలం లేదా పసుపు రంగులలో మారితే అవి మీకు ఒక నిరంతర వస్తువుగా గుర్తిస్తారు అన్నీ రేఖలు నలుపు రంగులో ఉన్నప్పుడూ మనం XY నిర్దేశంశ వ్యవస్థగా గుర్తించాము ఇప్పుడు మనం పరంపర నియమం యొక్క మరొక ఉదాహరణను తీసుకుందాము ఇప్పుడు మీరు తెరపై నల్లని వృత్తాలు రావడం చూస్తున్నారు ఈ వృత్తాలు అన్నింటిని కలిపి సమిష్టిగా ఒక్కటే వస్తువుగా గుర్తిస్తారు ఎందుకంటే ఈ వృత్తాల దిశ అనే సమానాంశము పంచుకుంటున్నాయి మొదట మీరు చూసినప్పుడు ఇది ఒక సరళ రేఖగా కనిపించింది తరువాత మీకు మరొక రేఖ అంటే మధ్యలో ఉన్న వక్రత కనిపిస్తుంది ఈ మధ్యలో ఉన్నది మరొక రేఖగా మీరు గుర్తిస్తారు ఇది మరొక దిశలో ఉందని మీకు కనిపిస్తుంది మీరు ఇండిగో విమానసంస్థ వారి సైట్ని సందర్శిస్తే ఇది విమాన సంస్థలలో ఇది ప్రముఖమైనది కనుక మీకు తెలిసి ఉంటుంది మీరు ఇండిగో వారి లోగోని పరిశీలిస్తే వాస్తవానికి ఇందాక మనం తీసుకున్న ఉదాహరణలోని రూపం కనిపిస్తుంది ఇప్పుడు మీరు మీ తెరపై నేను కర్సర్ని చూపిస్తున్న భాగం పరిశీలించండి మీకు కంటిన్యుటీ నియమం కనిపిస్తుంది ఈ చిత్రంలో వాస్తవానికి సమిష్టిగా ఉన్న బిందువులు కనిపిస్తున్నాయి మీరు ఆ ఆనిమేషన్ను చూస్తే ఈ బిందువులు అన్నీ ఒక దిశలో రావడం వల్ల మనం వాస్తవానికి ఒక వస్తువుని చూస్తున్నామని గుర్తిస్తాము అది ఒక విమానం యొక్క దృశ్యమాన రూపం ఇప్పుడు ఈ వీడియోని చూడండి ఇక్కడ మీకు కంటిన్యుటీ నియమం కనిపిస్తోంది కదా తరువాత మనం తెలుసుకోవాల్సిన గీస్టాల్ట్ నియమం సౌష్టవ ధర్మం ప్రజ్ఞాంజ్ గురించి మనం చర్చించుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మనం సమవిభక్త వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు ఈ సౌష్టవ ధర్మం ప్రకారంగా ఎల్లప్పుడు సమవిభక్త వస్తువులు అన్నీ కలిసి ఒక్కటే వస్తువుగా గుర్తించబడతాయి ఇప్పుడు మనం చతురస్రాల ఉదాహరణను తీసుకుందాము తరువాత మనం మరొక లోగో ఉదాహరణను తీసుకుందాము ఇప్పుడు ఈ లేత నీలి రంగు చతురస్రం మరియు అందులో నుండి నీలి రంగు చతురస్రం క్రిందికి పడడం కనిపిస్తోంది ఒకదానిపై ఒక్కటి ఉండడం వల్ల మనకు మరొక చతురస్రం కనిపిస్తుంది ఇప్పుడు ఈ చతురస్రాలను రంగులు లేకుండా చూడండి అప్పుడు మనం రెండు చతుర్స్రాలను గుర్తిస్తాము ఇందులో నుండి పైన మరియు క్రింది భాగం తీసివేయబడ్డాయి ఇప్పుడు మనకు ఒక చిన్న చతురస్రం స్పష్టంగా కనిపిస్తోంది కానీ మళ్ళీ ఆ భాగాలను జోడిస్తే మనకు రెండు పెద్ద చతుర్స్రాలు అతివ్యాప్తి చెందినట్టు గుర్తిస్తాము దూరం ఉన్నప్పటికీ సమానర్ధక వస్తువులు సమిష్టిగా గుర్తించబడతాయని ఈ ప్రధర్శన తెలియజేస్తుంది ఇది సిఎస్సి సంస్థ వారి లోగో ఇది ప్రాధమికంగా దృశ్య మాధ్యమంలో ఒక రూపాన్ని చూపించడానికి సౌష్టవ ధర్మం ఎంత బాగా ఉపయోగించవచ్చో తెలియజేస్తుంది గీస్టాల్ట్ సూత్రాలలో తదుపరి ధర్మం సామాన్య విధి నియమం సామాన్య విధి ధర్మం ప్రకారంగా సమానమైన లక్షణాలు కలిగిన వస్తువులు అన్నీ కలిసి ఒక సమూహంగా ఏర్పడుతాయి కాబట్టి మీ గ్రహణ క్షేత్రంలో ఒకే విధంగా పని చేసే వస్తువులు లేదా ఒక సమానమైన రీతిలో కదిలే వస్తువులు ఎల్లపుడూ ఒకే విధంగా గుర్తించబడతాయి కాబట్టి ఈ ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ప్రాధమికంగా మన చుట్టూ ఉన్న వస్తువుల మధ్య సంబంధం ఉందో లేదో గుర్తించడానికి ఈ సామాన్య ధర్మం ఉపయోగపడుతుంది గణతంత్ర దినోత్సవ సైనిక ప్రధర్శనలో ఈ అందమైన చిత్రాలను మీరు చూసి ఉంటారు ఇప్పుడు ఈ వీడియోని పరిశీలించండి ఇక్కడ ఉన్నవి మూడు యుద్ధవిమానాలు వాస్తవానికి ఇవి మూడు విభిన్న యుద్ధవిమానాలు అని మనకు తెలిసినప్పటికీ అవి అన్నీ కలిసి ఒక నిర్మాణంగా ఏర్పడుతుంది ఇక్కడ ఉన్న యుద్ధవిమానాలు అన్నీ ఒకటే పని చేస్తున్నాయి అన్నీ యుద్ధవిమానాలు ఒకే విధంగా కదులుతున్నాయి కనుక ఇవి అన్నీకలిసి ఒకేలా గుర్తించబడుతాయి కాబట్టి ఇవి విభిన్నమైన విమానాలు అని మనకు తెలిసినప్పటికీ మనకు భినంగా కనిపించవు బాహ్య ప్రపంచంలో నుండి మనం గ్రహించిన సమాచారానికి అర్ధం నిర్ణయించడంలో ప్రచోదనాల నాణ్యత ఆధారంగా మానవ ప్రతినిధి యొక్క సమర్ధత మరియు ప్రమాణాల ప్రాధాన్యతలు అదే విధంగా గ్రాహ్యత యొక్క సూత్రలను నియంత్రించే ధర్మాలపై ఆధారపడుతుంది కాబట్టి మనం ప్రపంచంలో నుండి గ్రహించినవి మరియు మనం వాటికి నిర్ణయించిన అర్ధం యొక్క సముచితత్వం ఆధారంగా మనం చాలా సంధార్భాలలో మనం కొన్ని విశేషమైన ఇన్పుట్లను కొంచం ఎక్కువ సమయం మనం జ్ఞాపకం పెట్టుకుంటాము కాబట్టి మనం ఏమి చేస్తాము మనం వస్తువులను రెండు విషయాలుగా విభజిస్తాము అందులో ఒకటి ఫోకస్ మరియు రెండవది మార్జిన్ దీనినే మనం అట్టేన్షన్ అని చెప్పుకుంటాము ఈ కోర్సుకి నిర్ధారించిన సమయం చాలా తక్కువ కనుక నేను అట్టేన్షన్ యొక్క వివరాలలోకి వెళ్ళడం లేదు కానీ నేను ఒక విషయం చెప్పాలి మీకు సూచించిన పుస్తకాలను మీరు పరిశీలిస్తే మీకు మొత్తం లోతైన విశ్లేషణకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి